ట్రాన్సాక్షన్ యొక్క స్థితి అంటే ట్రాన్సాక్షన్ ప్రారంభమైందా లేదా పూర్తి అయిందా మొదలైనవి వీటిని ట్రాన్సాక్షన్ యొక్క స్థితులు అంటారు ట్రాన్సాక్షన్ యొక్క స్థితిని ఈ చిత్రాన్ని ఉపయోగించి వివరించవచ్చు ఒక ట్రాన్సాక్షన్ ఆక్టివ్ గా ఉంది అంటే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది లేదా అది అమలులో ఉంది కనుక అది చురుకైన స్థితిలో ఉంది ఇక్కడ ఉన్న స్థితి పాక్షికంగా కమిట్ అయి ఉంది పాక్షికంగా కమిట్ అయి ఉన్న స్థితి అంటే ఏమిటి ఒక ట్రాన్సాక్షన్ ఎప్పుడు పాక్షికంగా కమిట్ అయి ఉంటుంది అంటే అది దాని యొక్క ఆఖరి సూచనను విజయవంతంగా పూర్తి అయ్యింది కానీ ట్రాన్సాక్షన్ దానంతట అదే పూర్తయినట్లు నిశ్చయించలేదు దాని యొక్క ఆఖరి స్టేట్మెంట్పూర్తయింది కానీ అది ఇంకా విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించడం లేదు ఇలాంటి స్థితిని పాక్షికంగా కమిట్ అవ్వడం అంటారు పాక్షికంగా కమిట్ అయ్యి ఉన్న స్థితి తరువాత కమిట్ అనే ఒక స్థితి ఉంటుంది కమిట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ యొక్క ఆఖరి సూచనను విజయవంతంగా పూర్తి చేసి తరువాత పూర్తయినట్లు ప్రకటిస్తుంది కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ కమిట్ అయి ఉండడం అంటే విజయవంతంగా పూర్తి చేయడం దానిని కమిటెడ్ స్థితి అంటారు ఇలాగే ఫెయిల్ అనే ఒక స్థితి కూడా ఉంటుంది ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు పవర్ సిస్టం క్రాష్ మొదలైనవి అలానే సిస్టం లో జరిగే చిన్న చిన్న తప్పుల వలన కూడా ఫెయిల్ అనే స్థితికి వచ్చే అవకాశం ఉంది ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన తరువాత దానిని నిలిపి వేయడం తప్ప వేరే మార్గం లేదు కనుక ఒక ట్రాన్సాక్షన్ అది చేసిన చర్య లు అన్నింటిని రద్దు చేసుకోవాలి మరియు అది ఏ స్థితిలో మొదలైందో ఆ స్థితికె తిరిగి వెళ్లాలి డబ్బులు మార్పిడి జరిగేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ నిలిపి నిలిపివేయబడినట్లయితే అది మళ్లీ A మరియు B యొక్క ప్రారంభ స్థితి కి వెళ్ళాలి దీనినే మనము అబార్ట్ అంటాము ఇప్పుడు మనం స్థితి కి సంబంధించిన ఈ చిత్రాన్ని గీయవచ్చు ఒక ట్రాన్సాక్షన్ చురుకు స్థితిలో మొదలై తర్వాత అది పాక్షికంగా కమిట్ స్థితికి లేదా ఫెయిల్ అనే స్థితికి వెళ్తుంది పాక్షికంగా కమిటెడ్ ఉన్న స్థితి నుంచి కమిటెడ్ స్థితిలోనికి వెళుతుంది కానీ అది విఫలం అయ్యే అవకాశం కూడా ఉంది ట్రాన్సాక్షన్ యొక్క ఆఖరి నివేదిక విజయవంతంగా పూర్తయిన తర్వాత కూడా అందులో ఇంకా కొన్ని వైఫల్యాలు ఉంటాయి అసలు వైఫల్యాలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం ఒక లాగ్ వ్రాయవలసి ఉంది ఇంకా డేటాబేస్ మరి కొన్ని ఆపరేషన్స్ చేయవలసి ఉంది ఆ ఆపరేషన్ అనేది విఫలం అయ్యే అవకాశం ఉంది విఫలమయ్యాక ఇంక వేరే మార్గం లేదు దానిని అబార్ట్ చేయాల్సిందే ట్రాన్సాక్షన్ ఆక్టివ్ గా మొదలయ్యాక అది అయితే కమిటెడ్ గా ఉండాలి లేదంటే అబార్ట్ స్థితిలో ఉండాలి ఇంక వేరే మార్గం లేదు కాబట్టి ట్రాన్సాక్షన్ కమిట్ అయి ఉండాలి దాని ద్వారా అది విజయవంతంగా పూర్తి అవుతుంది లేదా ఆగిపోతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర విఫలమయ్యాయి మళ్లీ ప్రారంభ దశలో ఉండే డేటాబేస్ స్థితికి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది తర్వాత మన ట్రాన్సాక్షన్ యొక్క కొన్ని స్కీమ్స్ మరియు వాటిని ఎలా నిర్వహించాలి అనేది తెలుసుకుందాం ట్రాన్సాక్షన్ పథకాల్లో మొదటిది షాడో డేటాబేస్ స్కీం షాడో డేటాబేస్ స్కీం అనేది రికవరీ మేనేజ్మెంట్లో భాగం అసలు ట్రాన్సాక్షన్ భర్తీ చేయాల్సిన అవసరం ఏంటి ఒక ట్రాన్సాక్షన్ విఫలం అయినప్పుడు అది రికవరీ స్టేట్కి రావాల్సిన అవసరం ఉంది అంటే డేటాబేస్ దాని యొక్క అసలైన స్థితికి రావాల్సి ఉంటుంది A తన యొక్క డబ్బులు డెబిట్ చేసింది కానీ B యొక్క ఖాతాలో అవి క్రెడిట్ అవ్వలేదు అంటే ట్రాన్సాక్షన్ విఫలం అయింది కాబట్టి A యొక్క డబ్బులు మళ్లీ A కు జమ చేయవలసి ఉంటుంది రికవరీ అనేది అటామిసిటీ నిర్వహించబడుతుంది అని నిర్ధారిస్తుంది ఇది మన్నికను కూడా నిర్వహించబడుతుంది అని నిర్ధారిస్తుంది రికవరీ అనేది మరొక పనిని కూడా చేస్తుంది ట్రాన్సాక్షన్ కమిటెడ్ అయినట్లయితే మన్నిక కచ్చితంగా తెలియజేస్తుంది కొన్ని కారణాల వల్ల B యొక్క ఖాతా సరైన విషయంలో ప్రతిబింబించక పోయి నట్లయి తే రికవరీ వ్యవస్థ B వాస్తవమైనదని నిర్ధారిస్తుంది అవసరమైతే B యొక్క ట్రాన్సాక్షన్ మళ్లీ అమలు చేసి B యొక్క సరైన మొత్తాన్ని ప్రతిబింబిస్తుంది A నుంచి రెండుసార్లు డబ్బులు డెబిట్ అవ్వలేదని నిర్ధారించాలి వీటి గురించి తర్వాత చర్చించుకుందాం కానీ ఈ రెండు విషయాలు రికవరీ మేనేజ్మెంట్లో అవసరమైనవి షాడో డేటాబేస్ పథకం అనేది రికవరీ మేనేజ్మెంట్ పథకం ఈ షాడో డేటాబేస్ డేటాబేస్ యొక్క షాడో కాపీని మెయింటైన్ చేస్తూ అటామిసిటీ నిర్వహిస్తుంది ఇప్పుడు షాడో కాపి అంటే ఏంటో చూద్దాం మనం ముందు చెప్పుకున్నట్లు ప్రతిసారి ట్రాన్సాక్షన్ ప్రారంభించే ముందు ఆ డేటాబేస్ యొక్క షాడో కాపి ఉండడం తప్పనిసరి ఈ షాడో కాపీ అనేది పూర్తి డేటాబేస్ మొత్తాన్ని ప్రతిబింబం రూపంలో చూపిస్తుంది ఇప్పుడు డేటాబేస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని అర్థం ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్లయితే అక్కడ అ రెండు అవకాశాలు ఉన్నాయి అది మొత్తం విజయవంతంగా పూర్తయినట్లు అయితే షాడో కాపి కొత్త విషయం లో నవీకరించబడుతుంది అది విఫలం అయినట్లు అయితే దానిని తీసివేసి మరియు షాడో కాపి అనేది కరెక్ట్ డేటాబేసుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ అక్కడి నుంచి ప్రారంభించబడింది డేటాబేస్ లో ఆపరేషన్లు జరగడాన్ని ట్రాన్సాక్షన్ అంటాం అక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి విజయవంతం అవడం లేదా విఫలమవడం విజయవంతమైతే ఇప్పుడు పని చేస్తున్న డేటాబేస్ కాపి అనేది ఇది సరైన కాపి కాబట్టి షాడో కాపి నవీకరించ బడుతుంది అది విఫలం అయినట్లయితేఅప్పుడు ప్రారంభించిన షాడో కాపీ అనేది సరైన కాపీగా పరిగణించబడుతుంది అప్పుడు షాడో కాపీని వాస్తవ డేటాబేస్ కాపీ చేస్తారు దీనినే షాడో డేటాబేస్ స్కీమ్ అంటాం మీరు చూస్తున్నట్లుగా ఇది అంత సమర్థవంతమైన పని కాదు ఎందుకంటే ప్రతిసారి ట్రాన్సాక్షన్ ప్రారంభించినప్పుడు పూర్తి డేటాబేస్ను కాపీ చేయడం అనేది అంత సులువైన పని కాదు అందుకే ఇది అంత ఉపయోగకరమైనది కాదు మరింత ముఖ్యమైన సమస్య ఏమిటంటే కంకరెంట్ ట్రాన్సాక్షన్ జరుగు తున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు జరుగుతున్నప్పుడు ఇది సమర్థవంతంగా నిర్వహించలేదు కాబట్టి రికవరీ మేనేజ్మెంట షాడో డేటాబేస్ స్కీం లో ఇది ఒక సమస్య అని చెప్పవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే రికవరీ మేనేజ్మెంట్ అనేది లాగ్ అనే ఒక దాన్ని ఉపయోగించుకుంటుంది ఈ లాగ్ నే కొన్నిసార్లు డేటాబేస్ జర్నల్ అని పిలుస్తారు ఇది ట్రాన్సాక్షన్ లలో జరిగే ప్రతి ఆపరేషన్ నమోదు చేస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్ లో జరిగే ప్రతి ఆపరేషన్ లాగ్ లో భద్రపరిచి ఉంటుంది మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి ఎలా అయితే అదనపు కాపీని మెయింటెన్ చేస్తాము అలాగే లాగ్ అనేది డేటాబేస్ లో జరిగే ఆపరేషన్లను స్టోర్ చేస్తుంది ఉదాహరణకి ట్రాన్సాక్షన్1 A ని రీడ్ చేసింది ట్రాన్సాక్షన్1 B ని రైట్ చేసింది ఇలా జరిగే ప్రతి ఆపరేషన్ని లాగ్ లో మెయింటెన్ చేస్తారు ఎవరైనా ఈ లాగ్ కనక చదివితే ట్రాన్సాక్షన్ అనేది ఏ క్రమంలో జరిగింది ఎలా జరిగింది ఏ డేటా ఐటమ్ మీద జరిగింది అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి లాగ్ చాలా ముఖ్యమైనది ఆ లాగ్ డిస్క్లో నిర్వహించబడుతుంది ట్రాన్సాక్షన్ గురించి వివరాలు దీని ద్వారానే తెలుసుకోవచ్చు లాగ్ ద్వారా మళ్లీమళ్లీ చదవచ్చు అందులో రాయవచ్చు ఎందుకంటే అది నిరంతర మైనది లాగ్ అనేది ఆర్చివల్ స్టోరేజ్ లో పిరియాడికల్ గా బ్యాకప్ చేస్తుంది అందుకే అది నిరంతరం అయినది ఒక ట్రాన్సాక్షన్ కి సంబంధించి లాగ్ లో అనేక విషయాలు స్టోర్ అయి ఉంటాయి వాటిని మనకు కావలసినవి ఈ విధముగా ఉపయోగించవచ్చు ఈ నిరంతర సమస్య కారణంగా ఇది డిస్క్లో వ్రాయబడింది ఇప్పుడు ఒక నిర్దిష్ట ట్రాన్సాక్షన్ T ఉందని అనుకుందాం లాగ్లో కొన్ని విషయాలు నిర్వహించబడతాయి మొదటి ఆపరేషన్ స్టార్ట్ startT ఇది ట్రాన్సాక్షన్ T కి X యొక్క రైట్ ఆపరేషన్ X యొక్క పాత విలువ ఇది కొత్త విలువ ఇది ఇలా జరిగిన ఆపరేషన్లు లాగ్ లోనమోదు చేయబడతాయి ట్రాన్సాక్షన్ T అనేది X విలువను వ్రాసాము దాని యొక్క పాత విలువను కొత్త విలువతో మార్చాము ట్రాన్సాక్షన్ T అనేది X విలువను చదివింది అది ఈ కొత్త విలువను చదివింది అని అలా జరిగినవన్నీ లాగ్ లో స్టోర్ చేస్తుంది ఇంకా commitTabortT ఆపరేషన్లు కూడా ఉన్నాయి ఈ ఐదు ఆపరేషన్లు లాగ్ లో రాయబడ్డాయి ఇప్పుడు లాగ్ నుంచి ఎలా రికవరీ చేయాలో చూద్దాం లాగ్లను ఉపయోగించి రికవరీ క్రింది పద్ధతిలో చేస్తాము ఇప్పుడు పైన చెప్పిన దాని ప్రకారం లాగ్ ని ఉపయోగించి మనం ఒక రికవరీ సిస్టం ని నిర్మిద్దాం ఇందులో ముఖ్యంగా రెండు ఆపరేషన్లు ఉన్నాయి మొదటిది అన్డు ఆపరేషన్ అసలు అన్డు అంటే ఏమిటి ఉదాహరణకి A యొక్క ఖాతా డబ్బు తీయబడింది అనుకుందాం ఇప్పుడు ఏ విధముగా అన్డు చేస్తాము ఇప్పుడు లాగ్ అనేది ఏమి తెలియజేస్తుంది అంటే A రీడ్ చేయబడింది ఈ రీడ్ చేయబడిన విలువ ట్రాన్సాక్షన్ T చే A వ్రాయబడింది మరియు ఇది పాత విలువ ఇది కొత్త విలువ అనే విషయాల గురించి చెబుతుంది ఇవన్నీ లాగ్ లో నిర్వహించబడుతూ లాగ్ ను అన్డు చేయడం రివర్స్ పద్ధతిలో కాలక్రమానుసారం జరుగుతుంది అంటే టైం పాయింట్ లో ఇదే తాజాది మరియు ముందు ఉన్నది దీనిని రివర్స్ పద్ధతిలో కూడా చదవచ్చు వీటిలో ప్రతి దాన్ని రద్దు చేయవచ్చు పాత విలువను తిరిగి వ్రాయవచ్చు ఈ విధముగా అన్డు చేస్తాము రెండవది రీడు ఆపరేషన్ ఇది అన్డు యొక్క ఖచ్చితమైన ప్రతిబింబం ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి చేయవలసి ఉంది కానీ చేయవలసిన అవసరం లేదు మొదలైనవి ఈ విలువలు ఉన్నాయని కచ్చితంగా నిర్ధారించుకోవాలి కాబట్టి ఇది సరైన ఈ క్రమంలో చదవబడుతుంది అన్డు ను బ్యాక్వర్డ్ ఆర్డర్ అని పిలుస్తారు రీడు ను ఫార్వర్డ్ ఆర్డర్ అని పిలుస్తారు ఇవన్నీ కొత్త విలువలతో భర్తీ చేయబడతాయి అన్డు లో లాగ్ బ్యాక్వర్డ్ ఆర్డర్లో చదవబడుతుంది రైట్ యొక్క విలువలు పాత విలువలకు నవీకరించబడతాయి రీడు లో లాగ్ ఫార్వార్డ్ ఆర్డర్లో చదువు బడుతుంది రైట్ అనేది కొత్త విలువలకు నవీకరించబడతాయి కాబట్టి ట్రాన్సాక్షన్లో సమస్యలు లాగ్ లను ఉపయోగించి ఇలా రికవర్ చేయవచ్చు అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది కమిట్ పాయింట్ని చేరుకుందని చెప్పబడుతుంది ఇది కమిట్ కాదు కమిట్ పాయింట్ అన్ని ట్రాన్సాక్షన్ ఆపరేషన్లు సరిగ్గా జరిగి లాగ్ లో నమోదు చేయబడితే దాన్ని కమిట్ పాయింట్ అంటారు అన్ని ట్రాన్సాక్షన్ల ఆపరేషన్స్ విజయవంతంగా జరిగి మరియు అన్ని లాగ్ లో నమోదు చేయబడ్డాయి రికార్డింగ్ లాగ్ లో నమోదు కాకపోయినట్లయితే అది కమిట్ పాయింట్ ను చేరుకుందని చెప్పలేము ఒకసారి ట్రాన్సాక్షన్ కమిట్ పాయింట్ ని చేరుకున్నాక అది కమిటెడ్ అని చెప్పబడుతుంది అంటే ఇది విజయవంతంగా పూర్తి అయి లాగ్ లో నమోదు అయితే అప్పుడు ట్రాన్సాక్షన్ కమిటెడ్ అని చెప్పవచ్చు ట్రాన్సాక్షన్ యొక్క ప్రభావాలు డేటాబేస్ లో శాశ్వతంగా ఉంటాయని నిర్ధారించుకోండి అది కమిట్ పాయింట్ మరియు అది పూర్తయిన తర్వాతcommitT లాగ్ లో నమోదు చేయబడుతుంది AbortT అంటే అన్డు చర్యలు చేయవలసి ఉంది ఇది అర్థం చేసుకోవడం సులభం ఒక ట్రాన్సాక్షన్ కమిట్ పాయింట్ కి చేరుకున్నాక లాగ్ మొదలైనవన్నీ డిస్క్ లో వ్రాయబడతాయి లాగ్ లు డిస్కో లో ఉండాలి అలాగే జరిగిన ట్రాన్సాక్షన్లు అన్ని డిస్కులో ఉండాలి అసలు ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది డేటాబేస్ ట్రాన్సాక్షన్ కమిట్ అయినా తరువాత అది అవసరమైన డేటా ఐటెం ను డిస్క్ నుండి మెయిన్ మెమరీ కి తెస్తుంది మరియు మెయిన్ మెమరీ లోని విలువను మారుస్తుంది ఎందుకంటే అది చేయగలిగే ఏకైక మార్గం అదే అది కమిట్ పాయింట్ చేరుకున్నాక డిస్కులో వ్రాయవలసిన వన్నీ డిస్కులో వ్రాశాము అని నిర్ధారించుకోవాలి అవసరమైతే డిస్క్ ఫ్లష్ అనే ఆపరేషన్ ఉంది అంటే డిస్క్ బఫర్ లో ఉన్న అన్ని విషయాలు డిస్క్ లోకి చేరతాయి నిజానికి డిస్క్ కొత్త కాపీని కలిగి ఉంటుంది దీనినే ఫోర్స్ రైటింగ్ అంటారు అవసరమైతే కమిట్ పాయింట్ ను చేరుకోవడానికి మెమరీ లో మార్చబడిన ప్రతిదీ డిస్క్ లో వ్రాయ బడాలి కాబట్టి డిస్కులో ఏమి ఉన్నా అది సరైన వర్షన్స్ ను కలిగి ఉందని నిర్ధారించుకోవాలి రీడు ఆపరేషన్స్ విజయవంతంగా చేయవచ్చని ఇది నిర్ధారిస్తుంది ఇదే ట్రాన్సాక్షన్ యొక్క రికవరీ పాయింట్ ఇక్కడ ఇంకో విషయం ఉంది అదే ట్రాన్సాక్షన్ యొక్క సమకాలీన సమస్య కంకరెన్సీ అంటే ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సక్షన్ లు డేటాబేస్ లో జరుగుతున్నప్పుడు అవి ఓకే డేటా ఐటమ్ ను యాక్సిస్ చేస్తూ ఉండవచ్చు లేకపోతే ఏ సమస్య ఉండదు కంకరెన్సీ ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే అది చేసే సమయాన్ని పెంచుతుంది అందుకే అది సమర్థవంతంగా ఉంటుంది ఇది ప్రాసెసర్ డిస్క్ మరియు cpu యొక్క వినియోగాన్ని పెంచుతుంది ఇంకా ట్రాన్సాక్షన్ యొక్క యావరేజ్ రెస్పాన్స్ సమయమును మరియు యావరేజ్ కంప్లీషణ్ సమయమును తగ్గిస్తుంది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఒక డేటా ఐటమ్ ను ఒకరు చదవడానికి ఇంకొకరు రాయడానికి ప్రయత్నిస్తే దానినే కంకరెన్సీ అంటారు మనకి రికవరీ వ్యవస్థలు ఉన్నట్లే కంకరెన్సీ కంట్రోల్ స్కీమ్స్ దీని యొక్క కచ్చితత్వాన్ని నిర్ధారిస్తాయి ఖచ్చితత్వం అంటే ఒకరు ఒక విలువను చదవడానికి ప్రయత్నిస్తుంటే కంకరెన్సీ కంట్రోల్ స్కీమ్స్ అది సరైన విలువను చదివినట్లు నిర్ధారిస్తాయి దీనినే కంకరెన్సీ కంట్రోల్ స్కీం అంటారు ఖచ్చితత్వం అనేది దీని యొక్క ముఖ్యమైన ఆపరేషన్ ఇది 2 ట్రాన్సాక్షన్ల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం సీరియల్అయిజబుల్టి ను పరిచయం చేసాము సీరియల్అయిజబుల్టి అంటే ఏకకాలిక ట్రాన్సాక్షన్ లు సరి అయినవ కాదా అని అధ్యయనం చేసే ఒక మార్గం ఇక్కడితో ట్రాన్సాక్షన్ యొక్క పరిచయం లాగ్ ల గురించి పూర్తయింది తర్వాత రికవరీ మేనేజ్మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం